కాబట్టి తరువాత ది తక్కువ పవర్ ఫాక్టర్ వలన అప్రయోజనాలు కాబట్టి అప్రయోజనాలు ఏమిటి 3 ఫేజ్ మూడు దశల బ్యాలెన్స్ సిస్టమ్ కోసం ఉదాహరణకు లోడ్ అని చెబితే కొంత టెర్మినల్ వోల్టేజ్ V మరియు పవర్ ఫ్యాక్టర్ cosɸ అప్పుడు లోడ్ కరెంట్ IL Pi3Vcosఅని ఇవ్వబడినది ఇది సమీకరణం 35 ఇప్పుడు ఒకవేళ మరియు V రెండూ స్థిరాంకాలు అయితే లోడ్ కరెంట్ పవర్ ఫ్యాక్టర్ కి విలోమానుపాతంలో ఉంటుంది అంటే మరియు V రెండూ స్థిరాంకాలు అది ɸ స్థిరం cosɸస్థిరం గా ఉంటుంది అప్పుడు cosϕ తక్కువగా ఉంటే V స్థిరంగా ఉంటే ఎక్కువ అప్పుడు cosɸతక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది సిస్టం యొక్క పవర్ ఫాక్టర్ తక్కువ గా ఉండుట వలన క్రింది అప్రయోజనాలను కలిగి ఉంది కాబట్టి ఇది మొదటి రెండు గంటలు ఇది సిస్టమ్ లేదా పవర్ ఫ్యాక్టర్ గురించి మీ కొన్ని సాధారణ ఆలోచన ల కోసం ఇప్పుడు నంబర్ వన్ జనరేటర్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల రేటింగ్ పవర్ ఫాక్టర్ కి విలోమానుపాతంలో ఉంటుంది ఈ విధం గా పవర్ ఫాక్టర్ తక్కువ పేలవం గా ఉంటే తక్కువ పవర్ ఫాక్టర్ వద్ద వాస్తవ పవర్ శక్తి కి సమానమైన అదే లోడ్ను జనరేటర్ లు మరియు ట్రాన్స్ఫార్మర్లు అందించాలి అందువల్ల సిస్టమ్ KVA లేదా MVA సరఫరా పెరుగుతుంది ఎందుకంటే KVA లేదా MVA సరఫరా పెరిగి అదే రియల్ పవర్ ని సరఫరా చేసినప్పటికీ పవర్ ఫాక్టర్ పేలవంగా ఉంటే రియాక్టివ్ పవర్ పెరుగుతుంది సరే ఇప్పుడు అందువల్లవాటితో సంబంధం ఉన్న అనేక ఇతర విషయాలు చర్చిస్తాం తక్కువ పవర్ ఫాక్టర్ వద్ద ట్రాన్స్మిషన్ లైన్లు ఫీడర్లు లేదా కేబుల్ ఒకే శక్తిని ప్రసారం చేయడానికి ఎక్కువ విద్యుత్తు ను కలిగి ఉండాలి పేలవమైన పవర్ ఫాక్టర్ కారణంగా మీరు రియాక్టివ్ పవర్ అని పిలిస్తున్నది లైన్ ద్వారా ప్రవహించాలి కాబట్టి కండక్టర్ పరిమాణం పెరుగుతుంది ఎందుకంటే కరెంట్ పెరుగుతుంది కాబట్టి కండక్టర్ యొక్క సామర్థ్యం కండక్టర్ పరిమాణం పెరుగుతుంది లైన్లోని కరెంట్ డెన్సిటీ స్థిరం గా ఉంచాలంటే తక్కువ పవర్ ఫాక్టర్ తో ట్రాన్స్మిషన్ లైన్ల ఫీడర్ లేదా కేబుల్ అదే పవర్ ని ప్రసారం చేయడానికి ఎక్కువ విద్యుత్తు ను కలిగి ఉండాలి అందువలన కండక్టర్ పరిమాణం పెరుగుతుంది లైన్ లో కరెంట్ డెన్సిటీ స్థిరంగా ఉంచాలంటే ట్రాన్స్మిషన్ లైన్ల ఫీడర్లు మరియు కేబుల్స్ ఒకే లోడ్ ని అందించడానికి తక్కువ కాపర్ రాగిఅవసరం కాని తక్కువ పవర్ ఫాక్టర్ వద్ద అప్పుడు మనం పొందు తాము తక్కువ పవర్ ఫాక్టర్ వద్ద కరెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి కండక్టర్ పరిమాణం పెరుగుతుంది కాబట్టి ఇది కండక్టర్ పరిమాణం పెరగాలంటే మీరు కాపర్ యొక్క పరిమాణం మీరు ఎక్కువ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధం గా నేను సరిగ్గా వివరిస్తాను ఇప్పుడు కండక్టర్లు ఉంటే ACSR కండక్టర్లు ఈ విషయాలన్నీ ఉన్నాయి కానీ అదే లోడ్ ప్రసారం చేయడానికి కండక్టర్ యొక్క పరిమాణం పెరుగుతుంది అందువల్ల పవర్ ఫాక్టర్ పేలవమైన పవర్ ఫాక్టర్ వలన చాలా అప్రయోజనాలు ఉన్నాయ్ సరే సంఖ్య 3 అంటే పవర్ లాస్ కరెంట్ కి వర్గం అనులోమానుపాతం లో ఉంటుంది మరియు అందువల్ల పవర్ ఫాక్టర్ యొక్క వర్షానికి విలోమానుపాతం లో ఉంటుంది కాబట్టి తక్కువ పవర్ ఫాక్టర్ లో ఎక్కువ పవర్ లాస్ సంభవిస్తాయి మరియు అందువల్ల తక్కువ సామర్థ్యం ఉంటుంది అంటే ట్రాన్స్మిషన్ లైన్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది ఎందుకంటే లైన్ కరెంట్ పెరుగుతుంది మరియు అందువల్ల పవర్ లాస్ పెరుగుతుంది కాబట్టి ఇది సంఖ్య 3 మరియు సంఖ్య 4 తక్కువ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఫలితంగా ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది దీని ఫలితంగా పేలవమైన వోల్టేజ్ నియంత్రణ ఉంటుంది అందువల్ల వోల్టేజ్ డ్రాప్ను అనుమతించదగిన పరిమితి లో ఉంచడానికి అదనపు నియంత్రణ పరికరాలు అవసరం కాబట్టి ఇవన్నీ పేలవమైన పవర్ ఫ్యాక్టర్ యొక్క అప్రయోజనాలు ఏ వ్యవస్థ కైనా అది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వద్ద పనిచేయాలని మేము ఎప్పుడూ కోరుకుంటున్నాము వాస్తవానికి అది సాధ్యం కాకపోవచ్చు కాని మేము దానిని కోరుకుంటున్నాము కాబట్టి విద్యుత్ వినియోగాలు పారిశ్రామిక వినియోగదారుని ముఖ్యంగా పారిశ్రామిక వినియోగదారులకు పవర్ ఫాక్టర్న్ని 0 8 లేదా అంతకంటే ఎక్కువ సరే వైపు నిలబెట్టాలని పట్టుబడుతున్నాయి పరిశ్రమ లో వారు సుంకం టారిఫ్ యొక్క వివిధ భాగాలను కలిగి ఉన్నారు కొన్నిసార్లు వారు కిలోవాట్ డిమాండ్పై వసూలు చేస్తారు KVA డిమాండ్ వారికి రెండు లేదా మూడు భాగాల సుంకం ఉంటుంది మీ పవర్ ఫ్యాక్టర్ పేలవంగా ఉంటే KVA డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు KVA డిమాండ్ ఆధారం గా ఎక్కువ సుంకం కూడా వారు KVA డిమాండ్పై పరిశ్రమ నుండి వసూలు చేసే యుటిలిటీలను వసూలు చేస్తారు అందుకే వారు పవర్ ఫ్యాక్టర్న్ని సరిగ్గా మెరుగుపరచాలి కాబట్టి తక్కువ లాగింగ్ పవర్ ఫాక్టర్ తో వినియోగదారులకు జరిమానా విధించడానికి మరియు పవర్ ఫ్యాక్టర్ సరైన దిద్దుబాటు పరికరాలను వ్యవస్థాపించడానికి వారిని బలవంతం చేయడానికి విద్యుత్ సుంకాలు రూపొందించబడ్డాయి ఉదాహరణకు కొన్ని కెపాసిటర్ మీ పవర్ ఫాక్టర్ పేలవంతక్కువగా ఉంటే మీరు తీసు కుంటారు మీరు యుటిలిటీ నుండి ఎక్కువ KVA ను తీసు కుంటారు ఈ సందర్భం లో మీరు ఎక్కువ డబ్బు చెల్లించాలి ఎందుకంటే మీ గరిష్ట KVA డిమాండ్పై వారు వసూలు చేసే రెండు భాగాల సుంకం ఉంది మీ KVA డిమాండ్ తక్కువగా ఉంటే శక్తి కారకం power factor మంచిది లేదా KVA డిమాండ్ ఎక్కువ అంటే ఫాక్టర్ పేలవంగా ఉంటుంది అందువల్ల KVA డిమాండ్ తక్కువగా ఉందని వారు ఎల్లప్పుడూ చూడడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఆ సుంకం లో ఒక భాగం వారి కిలో వోల్ట్ ఆంపియర్ లేదా KVA డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు తక్కువ పవర్ ఫాక్టర్ ని కి వివిధ కారణాలు చాలా ప్రేరణ మోటార్లు లాగింగ్ ఫాక్టర్ తో పనిచేస్తాయి ఈ మోటార్లు యొక్క పవర్ ఫాక్టర్ లోడ్ తగ్గడంతో తక్కువ అవుతాయి ఇది ఒక కారణం తరువాత ది రెండవది తక్కువ లోడ్ వ్యవధి లో సరఫరా ప్రధాన వోల్టేజ్ పెరుగుదల సంభవించడం ఇన్దక్టీవ్ రియాక్టన్స్ వలన మాగ్నెటైజింగ్ కరెంటు అయస్కాంత ప్రవాహం magnetic current పెరుగుతుంది మరియు మొత్తంగా విద్యుత్ ప్లాంట్ యొక్క పవర్కుడివైపుకి వస్తుంది ఇది వాస్తవానికి శక్తి కారకం మూడవది వ్యవసాయం మోటారు పంప్ సెట్ యొక్క చాలా తక్కువ వెనుకబడి ఉన్న పవర్ ఫాక్టర్ వ్యవసాయ మోటారు పంప్ సెట్ అవి చాలా తక్కువ పవర్ ఫాక్టర్ లో పనిచేస్తాయి నేను చాలా పేలవంగా ఉన్నాను మరియు దాని కారణంగా కొన్నిసార్లు వ్యవసాయ మోటారు పంప్ సెట్ లు లోపం వలన తరచుగా పని జరుగుతుందని మీరు కనుగొంటారు అప్పుడు ఆర్క్ లాంప్స్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ లాంప్స్ మరియు కొన్ని ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు చాలా తక్కువ పవర్ ఫాక్టర్ తో పనిచేస్తాయి ఆర్క్ మరియు ఇండక్షన్ ఫర్నేసులు చాలా తక్కువ లాగింగ్ పవర్ ఫాక్టర్ తో పనిచేస్తాయి కాబట్టి ఇవి చాలా తక్కువ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వద్ద పనిచేసే కొన్ని పరికరాలు ఇవి కొన్ని కాబట్టి మీరు తక్కువ పవర్ ఫాక్టర్ తక్కువ వివిధ సందర్భాల్లో సాధారణ కారణం తదుపరి ది మరొక ఉదాహరణ ను సరైనదిగా తీసుకుంటుంది ఉత్పాదక స్టేషన్ యొక్క గరిష్ట డిమాండ్ 90 మెగావాట్లు మరియు లోడ్ ఫాక్టర్ 0 6 ప్లాంట్ ఫాక్టర్ మరియు ప్లాంట్ యూజ్ ఫాక్టర్ వరుసగా 0 8 ఈ ప్లాంట్ కెపాసిటీ ఫాక్టర్ మరియు ప్లాంట్ యూజ్ ఫాక్టర్ ఇంతకుముందు మేము చర్చించాము రోజువారీ పవర్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు C ప్లాంట్ రిజర్వు కెపాసిటీ మరియు D యుటిలైజేసన్ ఫాక్టర్ ఈ నాలుగు విషయాలు మనం రోజువారీ పవర్ శక్తి ని ఉత్పత్తి చేసుకో వాలి తరువాత ప్లాంట్ కెపాసిటీ వ్యవస్థాపించాలి తరువాత ప్లాంట్ రిజర్వు కెపాసిటీ మరియు ప్లాంట్ రిజర్వు కెపాసిటీ D యుటిలైజేసన్ ఫాక్టర్ కాబట్టి జవాబుపరిష్కారంగరిష్ట డిమాండ్ 90 మెగావాట్లు దీనికి గరిష్ట డిమాండ్ 90 మెగావాట్ల ఇవ్వబడినది మరియు మీ లోడ్ ఫాక్టర్ 0 6 ఇవ్వబడినది అది కూడా ఇవ్వబడినది కాబట్టి సగటు డిమాండ్ గరిష్ట డిమాండ్ లోడ్ కారకం కాబట్టి సగటు డిమాండ్ 90 0 6 54 మెగావాట్ల ఇది సగటు డిమాండ్ ఇప్పుడు రోజువారీ పవర్ శక్తి ఉత్పత్తి సగటు డిమాండ్ 24 54 24 1296 మెగావాట్ హవరు సరే కాబట్టి సమీకరణం 3 నుండి ఇప్పుడు ప్లాంట్ ఫాక్టర్ ఈ భాగానికి సమానం b కానీ b మేము ప్లాంట్ యొక్క వ్యవస్థాపించిన సామర్థ్యాన్ని కనుగొనాలి ఇప్పుడు ప్లాంట్ ఫాక్టర్ వార్షిక శక్తి ఉత్పత్తి గరిష్ట ప్లాంట్ రేటింగ్ T ప్లాంట్ ఫాక్టర్ 0 5 ఇవ్వబడింది ఇది సరే మరియు వాస్తవ శక్తి ఉత్పత్తి అవుతుంది మీకు ఇప్పటికే 1296 మెగావాట్ల అవరువచ్చింది ఇది కూడా మీకు వచ్చింది అందువల్ల గరిష్ట ప్లాంట్ రేటింగ్ 108 మెగావాట్లు ఇది ప్లాంట్ రేటింగ్ అందువల్ల ప్లాంట్ రేటింగ్ వ్యవస్థాపించిన సామర్థ్యాని కి సమానం కాబట్టి వ్యవస్థాపించిన సామర్థ్యం 108 మెగావాట్లు ఇప్పుడు భాగం C రిజర్వు కెపాసిటీ వ్యవస్థాపించిన సామర్థ్యం గరిష్ట డిమాండ్ వ్యవస్థాపించిన సామర్థ్యం 108 మెగావాట్లు మరియు గరిష్ట డిమాండ్ ఇప్పటికే 90 మెగావాట్లు గరిష్ట డిమాండ్ 90 మెగావాట్ల ఇవ్వబడింది సరే కాబట్టి 108 90 అంటే 18 మెగావాట్లు మరియు సమీకరణం 2 నుండి యుటిలైజషన్ ఫాక్టర్ UF వ్యవస్థ యొక్క గరిష్ట డిమాండ్ సిస్టమ్ కెపాసిటీ రేట్ చేయబడింది గరిష్ట డిమాండ్ 90 మెగావాట్లు మరియు ఇది రేట్ చేయబడిన వ్యవస్థాపిత సామర్థ్యం అదే విధం గా రేట్ చేయబడిన సిస్టమ్ సామర్థ్యం 108 మెగావాట్లు కాబట్టి యుటిలైజషన్ 0 833 సరే కాబట్టి ఇది సాధారణం కాబట్టి కొన్ని ఉదాహరణలు కొన్ని 4 5 ఉదాహరణలు వీటిని మేము తీసుకున్న ప్రామాణిక ఉదాహరణలు శక్తి వ్యవస్థల యొక్క నిర్మాణ భాగం మరియు కొన్ని ఇతర అంశాలు మీకు తెలుసుసరే కాబట్టి ఈ మొత్తాల నుండి విభిన్నపదాలకు సంబంధించి ట్రాన్స్మిషన్ ప్రసారం జనరేషన్ఉత్పత్తి మరియు పంపిణీ వ్యవస్థలకు సంబంధించి మాకు కొన్ని సాధారణ ఆలోచనలు ఉన్నాయి ప్లస్ లోడ్ ఫాక్టర్ మరియు లాస్ ఫాక్టర్ మధ్య ఉన్న సంబంధం ఎలాప్రత్యక్షంగా సాధ్యం కాదని మనం చూశాము కాని కొన్ని సంబంధాలు ఏర్పడ్డాయి మరియు లాస్ ఫాక్టర్ మరియు లోడ్ ఫాక్టర్ మధ్య సంబంధం కోసం ఆ సూత్రం ఫార్ముల సాధారణంగా ఉపయోగించబడుతుంది మరియు వివిధ రకాలైన లోడ్ ఫాక్టర్ లాస్ ఫాక్టర్యూటిలేజేషన్ ఫాక్టర్ డిమాండ్ ఫాక్టర్ కోఇన్సిడెంట్ ఫాక్టర్ తరువాత డిమాండ్ కారకం తరువాత డైవర్సిటీ ఫాక్టర్ ప్రారంభంలో మేము సరిగ్గా ఉపయోగించిన ఈ పదములు గురించి మీకు ఉన్న కొన్ని సాధారణమైన ఆలోచనలు మరియు దీని తరువాత మేము ఈ విషయం కోసం ప్రారంభిస్తాము మీరు ఆ రెసిస్టన్స్ ఇండక్టెన్స్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క కెపాసిటెన్స్ అని పిలుస్తారు మొదట మనము ఆ రెసిస్టన్స్ తరవాత మీరు ఇండక్టెన్స్ అని పిలిచేదాన్ని మనం చూద్దాం ఆపై ఈ విషయం ట్రాన్స్మిషన్ లైన్ యొక్క కెపాసిటెన్స్ ను చూస్తాము కాబట్టి ఈ పవర్ సిస్టమ్ కోర్సుకు ఇవి సాధారణమైనవి సరే కాబట్టి మొదటి విషయం ఏమిటంటే వీటితో తో మొదలవుతుంది ఆ తరువాత ట్రాన్స్మిషన్ లైన్ల రియాక్టన్స్ మరియు ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అని మీరు పిలిచేవాటిని మనము చూస్తాము కాబట్టి ట్రాన్స్మిషన్ నెట్వర్క్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఎలక్ట్రిక్ పవర్ ని బదిలీ చేయడము మేము ఈ విషయాన్ని చూశాము వివిధ ప్రదేశాలలో యూనిట్ లను ఉత్పత్తి చేయడం నుండి పంపిణీ వ్యవస్థల వరకు మనకు మునుపటి విషయం ఉంది అది చివరికి లోడ్ను సరఫరా చేస్తుంది కాబట్టి ట్రాన్స్మిషన్ సిస్టమ్ వాస్తవానికి ఉత్పత్తి నుండి వినియోగదారు పంపిణీ వైపుకు శక్తిని ప్రసారం చేస్తుంది కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ పొరుగున ఉన్న విద్యుత్ వినియోగాలను కూడా అనుసంధానిస్తుంది ఇది సాధారణ పరిస్థితులలో ప్రాంతాలలో విద్యుత్ శక్తిని ఆర్థికంగా పంపించడమే కాకుండా అత్యవసర సమయాల్లో ప్రాంతాల మధ్య పవర్ ని బదిలీ చేయడానికి కూడా వీలు కలుస్తుంది కాబట్టి ఇది మనం ఇంతకుముందు చూసిన ఇంటర్కనెక్టడ్ ఆపరేషన్స్ వాస్తవానికి వేర్వేరు ప్రాంతాలు ఒక దానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి ఇంటర్ కనెక్షన్లకు సరైన కారణాలు ఎలా ఉపయోగపడతాయి ప్రాథమికంగా ట్రాన్స్మిషన్ లైన్ నాలుగు పారామితులను కలిగి ఉంటుంది రెసిస్టన్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ మరియు షంట్ కండక్టెన్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఈ నాలుగు పారామితులు ఉన్నాయి కాబట్టి సాధారణంగా మీ రెసిస్టన్స్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది కాపర్ లాస్ ని గ్రహిస్తుంది వినియోగిస్తుంది సరే ఇది ముఖ్యమైన విషయం కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ముఖ్యం మరియు ట్రాన్స్మిషన్ సిస్టమ్ కోసం మీరు వేర్వేరు వోల్టేజ్ స్థాయి లను పిలిచే వివిధ రకాల కండక్టర్ లను ఉపయోగిస్తారు ముఖ్యంగా ట్రాన్స్మిషన్ సిస్టమ్ కోసం మీరు కండక్టర్స్ పేర్లను కనుగొనే అన్ని రకాల విషయాలను నేను గుర్తుచేసుకోగలిగితే వేర్వేరు రెసిస్టెన్స్ ను కలిగి ఉంటాయి మరియు అదే రియాక్టన్స్ ను కలిగి ఉంటాయిసరే కాబట్టి వాస్తవానికి ఇది ఒక బండిల్ కండక్టర్ లను కలిగి ఉంది డబుల్ సర్క్యూట్ లైన్ లు ఉన్నాయి మీరు హై టెన్షన్ ట్రాన్స్మిషన్ లైన్ చూసినప్పుడు వివిధ రకాలు ప్రతి దశలో మీకు 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ కండక్టర్లు ఉండవచ్చు బండిల్ కండక్టర్లు ఉన్నారు కొంత దశలో ఒకే కండక్టర్లు ప్రతి దశలో నే ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నీ మీ ప్రతిఘటన మీ కోర్సు పై ఆధారపడి ఉంటుంది ఇది ఉపయోగించిన పదార్థం యొక్క రకాన్ని బట్టి ఉంటుంది కండక్టర్ మరియు దాని క్రాస్ సెక్షనల్ ప్రాంతం కోసం ఎందుకంటే మనకు తెలుసు a అనేది కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ప్రాంతం కాబట్టి నేను కోర్సు యొక్క రెసిస్టన్స్ సరిగ్గా గుర్తుచేసుకుంటే అది క్రాస్ సెక్షనల్ ఏరియా ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది కండక్టర్ యొక్క క్రాస్ సెక్షన్ ఎక్కువగా ఉంటే మీకు చాలా పెద్దదిసరే తరువాత రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది 33 KV నుండి 400 KV ట్రాన్స్మిషన్ లైన్లలో రియాక్టన్స్ రెసిస్టెన్స్ విషయం లో రెసిస్టెన్స్ భిన్నం గా ఉంటుందని చెప్తారు అవి పూర్తిగా భిన్నం గా ఉంటాయి అంటే నా ఉద్దేశం లో చాలా తక్కువ విలువ నుండి ఎక్కువ అధిక విలువ నుండి తక్కువ తక్కువ విలువ తక్కువ వోల్టేజ్ నుండి అధిక వోల్టేజ్ వరకు ఇండక్టెన్స్ విషయం లో ఎలా ఉంది మరియు అందువల్ల మేము లెక్కించడానికి ప్రయత్నించినప్పుడల్లా రియాక్టన్స్ నేను కొంత లెక్కించి రియాక్టెన్స్ భాగానికి కనుకౌన్నాను రియాక్టన్స్ భాగం ని చెప్పడానికి 33 KV వోల్టేజ్ స్థాయి V నుండి 400KV తోరియాక్టన్స్ చాలా ఎక్కువగా ఉన్న రెసిస్టన్స్ కోసం తరువాత చూడవచ్చును కాబట్టి ఈ షంట్ కండక్షన్ వాస్తవానికి మేము మూడు పారామితులను చెప్పాము రెసిస్టన్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ మరియు షంట్ కండక్టెన్స్ కోసం కాబట్టి షంట్ కండక్టెన్స్ వాస్తవానికి ఇన్సులేటర్ల అంతటా ప్రవహించే లీకేజ్ కరెంట్ మరియు గాలిలో అయోనైజ్డ్ పాత్ మార్గాలకు కారణమవుతుంది ట్రాన్స్మిషన్ లైన్లలో ప్రవహించే కరెంటు తో పోలిస్తే ఈ లీకేజ్ ప్రవాహాలు చాలా తక్కువ కాబట్టి ఈ షంట్ కండక్టెన్స్ నేపథ్యంథీమ్ మన అధ్యయనం కోసం పరిగణించం కాని ట్రాన్స్మిషన్ లైన్ కోసం స్పష్టత కొరకు మనం నాలుగు పారామితులను పరిశీలిస్తాము కాబట్టి రెసిస్టన్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ మరియు మీ కండక్టన్స్ కాబట్టి ఇది ఇన్సులేటర్ అంతటా మరియు గాలిలో అయోనైజ్డ్ పాత్ మార్గాలతో ఉంటుంది కానీ సిరీస్ రెసిస్టన్స్ కండక్టర్లో నిజమైన విద్యుత్ నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే లాస్ ఉంటుంది కాబట్టి ప్రసార సామర్థ్య మూల్యాంకనం మరియు ఆర్థికపర అధ్యయనాలలో కండక్టర్ యొక్క రెసిస్టన్స్ చాలా ముఖ్యం ఎందుకంటే రెసిస్టన్స్ ఎక్కువగా ఉంటే విద్యుత్ నష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం రెండవ విషయం ఏమిటంటే ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పవర్ ప్రసార సామర్థ్యం ప్రధానముగా సిరీస్ ఇండక్టెన్స్ చేత నిర్వహించబడుతుంది ట్రాన్స్మిషన్ లైన్ కోసం మీరు rx నిష్పత్తి చాలా చిన్న దని లేదా లేకపోతే x బై r నిష్పత్తి చాలా ఎక్కువ అని మీరు చూస్తే అందువల్ల ట్రాన్స్మిషన్ లైన్ యొక్క మీ పవర్ ప్రసార సామర్థ్యం ప్రధానముగా సిరీస్ ఇండక్టెన్స్ ద్వారా నిర్వహించబడుతుంది సరే మరియు మూడవ పాయింట్ ఏమిటంటే ట్రాన్స్మిషన్ లైన్ లో చార్జింగ్ కరెంట్ ప్రవహించటానికి షంట్ కెపాసిటెన్స్ కారణమవుతుంది మరియు ఇది మీడియం మరియు లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ లాంగ్ ఓవర్ హెడ్ లైన్లకు ప్రాముఖ్యత ను ఇస్తుంది ఇది కేబుల్ అయితే తక్కువ వోల్టేజ్ స్థాయి 11 KV వద్ద కూడా మనం విస్మరించలేని ఛార్జింగ్ కరెంట్ను పరిగణించాలి ఓవర్హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఇది 33 కెవి స్థాయి వరకు మీ షంట్ కెపాసిటెన్స్ను మీరు విస్మరించవచ్చు కానీ 66 KV 33 KV ప్రజలు కూడా దీనిని పరిశీలిస్తున్నారు అయితే ఇది 66 KV లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు మీ షంట్ కెపాసిటెన్స్ను పరిగణించాలి 11 KV వైపు పంపిణీ వైపు ఉంటే ఓవర్ హెడ్ పంపిణీ ని పరిగణించాల్సిన అవసరం లేదు ఓవర్ హెడ్ 11 KV పంపిణీ వ్యవస్థ లో మీ ఛార్జింగ్ కెపాసిటెన్స్ లేదా షంట్ కెపాసిటెన్స్ పరిగణన లోకి తీసుకో వలసిన అవసరం లేదు కానీ కేబుల్ కోసం మీరు పరిగణించాలి ఇది 11 KV కూడా మీరు పరిగణించాలి కెపాసిటెన్స్ ఛార్జింగ్ చాలా ఉంది ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన విలువ ను కలిగి ఉంది మీరు దినాని విస్మరించలేరు కాబట్టి ఈ పారామితులు అంతటా ఒకే విధం గా పంపిణీ చేయబడతాయి కానీ సుమారుగా ప్రాతిపదికన విశ్లేషణ ప్రయోజనం కోసం లంపడ్ చేయవచ్చు వాస్తవానికి మీరు చూసిన పారామితులు ఈ పారామితులను ఒకే విధం గా పంపిణీ చేస్తాయి కాని మా అవగాహన కోసం మరియు మా విశ్లేషణ కోసం అవి సుమారుగా విశ్లేషణ ప్రయోజనం కోసం లంపడ్ గా పరిగణించబడతాయి కాబట్టి ఈ విధం గా మేము విశ్లేషిస్తాము ఉదాహరణకు లైన్ రెసిస్టన్స్ నుండి ప్రారంభిద్దాం సాధారణంగా మనం ఉంచిన సాలిడ్ ఘన రౌండ్ కండక్టర్ యొక్క dc రెసిస్టన్స్ ఇవ్వబడింది సమీకరణం 1 ఎందుకంటే ఇది రెండవ అంశం కాబట్టి ఇది మళ్ళీ సమీకరణం 1 కండక్టర్ యొక్క రెసిస్టివిటీ l ఎల్ కండక్టర్ యొక్క పొడవు మరియు A కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ఏరియా ప్రాంతం కాబట్టి కండక్టర్ రెసిస్టెన్స్ మూడు ఫాక్టర్లచే ప్రభావితమవుతుంది ఒకటి ఫ్రీక్వెన్సీ రెండవది స్పైరలింగ్ మరియు మూడవది ఉష్ణోగ్రత ఈ మూడు అంశాలు ప్రాథమికంగా కండక్టర్ రెసిస్టన్స్ ప్రభావితం చేస్తాయి మరియు ఇది ప్రాథమికంగా dc రెసిస్టన్స్ కాబట్టి ఒంటరిగా గా ఉన్న కండక్టర్ యొక్క dc రెసిస్టెన్స్ సమీకరణం 1 లో ఇచ్చిన విలువ కంటే ఎక్కువగా ఉంటుంది l ఎందుకంటే స్పైరలింగ్ వాస్తవానికి మీరు ప్రసారాన్ని చూస్తే కారణంగా ఈ రెసిస్టన్స్ పెరుగుదల మూడు స్ట్రాండ్ కండక్టర్లకు 1 శాతం మరియు కేంద్రీకృతమై ఉన్న స్ట్రాండ్ కండక్టర్లకు 2 శాతం కాబట్టి కొంచెం ఎక్కువ కానీ 1 శాతం 2 శాతం అంత ఎక్కువ కాదు కానీ మీరు పరిగణించాలి ఇప్పుడు ఒక ఆల్ట్రనేటింగ్ ప్రవాహం కండక్టర్ ద్వారా ప్రవహించినప్పుడు ప్రస్తుత పంపిణీ వాస్తవానికి ఏకరీతిగా ఉండదు DC కరెంట్ కోసం ప్రస్తుత పంపిణీ కండక్టర్ క్రాస్ సెక్షనల్ ప్రాంతం పై ఏకరీతిగా ఉంటుంది మరియు ఫ్రీక్వెన్సీ పెరుగుదల తో ఏకరూపత లేని డిగ్రీ పెరుగుతుంది వాస్తవానికి ఇది dc కరెంట్ అయితే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే 5 చదరపు సెంటీమీటర్ చాలా పెద్ద కోర్సు 5 సెంటీమీటర్ స్క్వేర్ మరియు 5 ఆంపియర్ కరెంట్ ప్రవహిస్తుందని చెప్పండి కాబట్టి ప్రస్తుత సాంద్రత 55 1 ఆంపియర్ చదరపు సెంటీమీటర్ ఉంటుంది మరియు ఇది dc కరెంట్ కోసం ఏకరీతిగా ఉంటుంది కానీ ఆల్ట్రనేటింగ్ కరెంటు లేదా AC కరెంట్ ఒక కండక్టర్ ద్వారా ప్రవహించే టప్పుడు ప్రస్తుత పంపిణీ కండక్టర్ క్రాస్ సెక్షనల్ ప్రాంతం పై ఏకరీతిగా ఉండదు మరియు ఫ్రీక్వెన్సీ పెరుగుదల తో ఏకరూపత లేని డిగ్రీ పెరుగుతుంది మీరు దీన్ని తరవాత చూస్తారు మీరు ఈ ఇండక్టెన్స్ ను అధ్యయనం చేసేటపుడు కండక్టర్ యొక్క ఉపరితలం వద్ద ప్రస్తుత సాంద్రత ఎక్కువ దీని వలన AC రెసిస్టెన్స్ DC రెసిస్టెన్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు ఈ ప్రభావాన్ని స్కిన్ ఎఫెక్ట్ అంటారు మీరు ఇండక్టెన్స్ను అధ్యయనం చేసినప్పుడు స్కిన్ ఎఫెక్ట్ ఏమిటో చూస్తారు అంటే ఆ క్రాస్ సెక్షన్ యొక్క ప్రతి దశలోపాయింట్ లో కరెంటు డెన్సిటీ ఏకరీతిగా ఉండదు మీ ఈ విషయం లో ఆల్ట్రనేటింగ్ కరెంటు కోసం కరెంటు డెన్సిటీ భిన్నం గా ఉంటుంది అంటే DC రెసిస్టెన్స్ కంటే ఎసి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందని ఇది చూపిస్తుంది కాబట్టి ఈ ప్రభావాన్ని వాస్తవానికి స్కిన్ ఎఫెక్ట్ అంటారు కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదల తో కండక్టర్ రెసిస్టెన్స్ పెరుగుతుంది ఉష్ణోగ్రత మారితే కండక్టర్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుందని మీకు తెలుసు సరే ఉష్ణోగ్రత లో చిన్న మార్పులకు ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ రెసిస్టన్స్ తక్కువగాపెరుగుతుంది ఉష్ణోగ్రత మార్పులు చిన్న గా ఉంటే రెసిస్టెన్స్ కూడా మీరు తక్కువగా మీరు పిలిచే దాన్ని పెంచుతుంది మరియు ఉష్ణోగ్రత T యొక్క రెసిస్టన్స్ మీకు తెలుసు ఇది సమీకరణం 2 ఇక్కడ సెల్సియస్ వద్ద రెసిస్టెన్స్ ఇవన్నీ ప్రాథమిక విషయాలు మరియు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద రెసిస్టెన్స్ మరియు సెల్సియస్ వద్ద రెసిస్టెన్స్ యొక్క టెంపరేచర్ కోఎఫిసిఎంట్ కాబట్టి సమీకరణం 2 ను ఉపయోగించడం ద్వారా రెసిస్టెన్స్ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కనుగొన వచ్చును సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న రెసిస్టెన్స్ అది తెలిస్తే ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ వద్ద రెసిస్టెన్స్ మీకు తెలిస్తే చూడండి మీకు తెలిసినట్లయితే ఉష్ణోగ్రత వద్ద రెసిస్టెన్స్ ఉంటే T లేదా ఉష్ణోగ్రత వద్ద కనుగొనవచ్చు కాబట్టి ఈ సంబంధం నుండి ఏమి చేస్తారు మేము ఒక సమీకరణాన్ని మరొకటి వ్రాస్తాము మరియు సమయం చూడండి 2605 చూడండి అప్పుడు మీరు పొందుతారు సరే ఇప్పుడు ఇది మీది మీరు దీనిని పిలుస్తున్నది రెసిస్టెన్స్ ప్రతిదీ నెమ్మది నెమ్మదిగా అధ్యయనం చేస్తున్నాము మరియు మీలో చాలామంది వీటిని అధ్యయనం చేశారని నేను నమ్ముతున్నాను ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ ఈ విషయాలన్నీ సరే కాబట్టి ఈ సమయంలో కోర్సు తరువాత కాకుండా ఇండక్టెన్స్ వస్తుంది ఆ కెపాసిటెన్స్ తరువాత మరియు ఆ మీడియం లైన్ లాంగ్ లైన్ షార్ట్ లైన్ కానీ దీనికి ముందు నేను మీ అందరికీ ఒక అభ్యాసం ఇస్తున్నాను మరియు మీరు వీటిని చేయడానికి ప్రయత్నించండి ఉదాహరణకు ఇది మీకు సరైన అబ్యాసము సరే మీకు ఈ విషయాలన్నీ చదువుతారని అనుకుందాం కాని ముందుగానే నేను ఇస్తున్నాను మీకు ఈ పంపుతున్న ట్రాన్స్మిషన్ లైన్ ఉందని ఈ సైడ్ ని సెండింగ్ ఎండ్ అనుకుందాం సెండింగ్ ఎండ్ ఈ వోల్టేజ్ అనుకోండి ఈ సైడ్ రిసీవింగ్ ఎండ్సెండింగ్ ఎండ్ వోల్టేజి పంపుతోంది ఈ వైపు సెండింగ్ ఎండ్ స్వీకరిస్తోంది ఎండ్ వోల్టేజ్ పంపుతోంది లైన్ యొక్క ఈ ఇంపెడెన్స్ r jx ఈ లైన్ ద్వారా ప్రవహించే కరెంట్ నేను మరియు ఇక్కడ మీ లోడ్ P j Q ఇది లోడ్ సరే ఇప్పుడు నేను ఏమీ వ్రాయుట లేదు కాని నా రికార్డ్ చేసిన వాయిస్ మీరు చేయగలరు సరే ఇప్పుడు నా లక్ష్యం నేను మరియు మరియు ఇది వోల్టేజ్ మాగ్నిట్యూడ్దీన్ని నిర్వహించాలనుకుంటున్నాను వోల్టేజ్ మాగ్నిట్యూడ్ తో సమానం గా ఉండాలనుకుంటున్నాను నేను దానిని నిర్వహించాలనుకుంటున్నాను దీని కోసం నేను ఇక్కడ ఒక షంట్ కెపాసిటర్ను కనెక్ట్ చేయాలి ఇది Qc ij Qc అని ఇంజెక్ట్ చేస్తుంది ఇది మీరు ఇక్కడ రియాక్టివ్ పవర్ అని పిలిచే దాన్ని ఇంజెక్ట్ చేస్తుంది సరే వోల్టేజ్ను నిర్వహించడానికి ప్రారంభంలో P లేనప్పుడు అది లాగింగ్ లోడ్ కంటే తక్కువ కరెంటు ఈ దిశ లో ప్రవహిస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ కొంత విలువ ను Qc ఉంచిన వెంటనే నేను కోరుకుంటున్నాను దీని ద్వారా నేను నిర్వహించాలని అప్పుడు నేను ఫంక్షన్ పరంగా in terms of v1 v2 P మరియు Q చేసి Qc ని తెలుసుకోవాలనుకుంటున్నాను డెల్టా తొలగించబడాలి గణిత సమీకరణం లో లో డెల్టా ఉండ కూడదు నేను తెలుసుకోవాలనుకుంటున్నానుQc ని ఇది v1v2 P మరియు Q లతో కూడియున్న ఫంక్షన్ సరే ఇచ్చిన సూచన మాత్రమే ఏమిటంటే మీ Q c మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది Q c యొక్క వర్గ సమీకరణం అవుతుంది Q c కి రెండు పరిష్కారాలు ఉంటాయి ఒకటి సాధ్యమయ్యేది మరియు మరొకటి సాధ్యం కానిది కానీ పరిష్కారాలు రెండూ P మరియుQ లతో కూడియున్న ఫంక్షన్ అవుతాయి కానీ ఒకటి సాధ్యమయ్యేది మరొకటి సాధ్యమయ్యేది కాదుసరే కాబట్టి నేను మీకు ఈ అభ్యాసం ను ఇస్తున్నాను మరియు ఈ కోర్సు ను తీసుకున్న వారు ఈ అబ్యాసం ను స్వంతంగా చేయాలి నేను దాన్ని పరిష్కరిస్తాను కానీ ఇంతకు ముందు మీరు ఆ వీడియో ఉపన్యాసాన్నీ ఎప్పుడుచూసినా దీనికి ముందు ఎవరైనా దీన్ని చేయగలిగితే మరియు నాకు చూపించగలిగితే నేను వారినిఅభినందిస్తాను కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన సమస్య